కాబట్టి VLSI ఫీజికల్ డిజైన్ పై మన చర్చను కొనసాగిస్తున్నాము ఈ రెండవ వారంలో మనము బ్యాకెండ్ డిజైన్ స్థాయిలో డిజైన్ ఆటోమేషన్ యొక్క కొన్ని ప్రారంభ దశలను చూస్తాము అనగా మనం ఫ్లోర్ ప్లానింగ్ ప్లేస్మెంట్ సమస్యలను పరిశీలిస్తాము మరియు దీనికి ముందు సర్క్యూట్ విభజన అవసరం కాబట్టి పార్టిషనింగ్ పై ఉపన్యాసంతో మన చర్చను ప్రారంభిద్దాము ఈ ప్రక్రియలో ఇది సాధారణంగా మొదటి దశ కాబట్టి పార్టిషనింగ్ సమస్య యొక్క పరిధిని మొదట వివరించడానికి ప్రయత్నిద్దాం మరియు దానిలో ఏమి ఉంటుంది అని చూద్దాం కాబట్టి మనము పార్టిషనింగ్ గురించి మాట్లాడేటప్పుడు మనము ఏ విధమైన సిస్టమ్ డిజైన్ నెట్లిస్ట్ను అయినా తీసుకోవచ్చు అది వాస్తవానికి ట్రాన్సిస్టర్ లెవెల్ లో నెట్లిస్ట్ అయినా అవ్వవచ్చు లేదా గేట్ల లెవెల్ లో నెట్లిస్ట్ అయినా అవ్వవచ్చు ఏ రకమైన మాడ్యూల్స్ మరియు బ్లాక్స్ అయినా కావచ్చు కాబట్టి మనము పార్టిషనింగ్ చేస్తున్నామని అనుకున్నప్పుడు మనము తప్పనిసరిగా సిస్టమ్ ను చిన్నదిగా మరియు బాగా నిర్వహించగలిగిన సబ్ సిస్టమ్స్ గా డీకంపోస్ చేస్తున్నాము ప్రతి సబ్ సిస్టమ్స్ ను స్వతంత్రంగా హ్యాండిల్ చేయవచ్చు మరియు రూపొందించవచ్చు కానీ ఈ ప్రక్రియలో సంతృప్తి చెందాల్సిన కొన్ని ప్రమాణాలు ఉన్నాయి కాబట్టి డీకంపోస్ అయ్యేటప్పుడు ఈ పార్టీషన్స్ లేదా సబ్ సిస్టమ్స్ మధ్య కనెక్షన్ల సంఖ్య తప్పనిసరిగా మినిమైజ్ చేయబడుతుంది మరియు ఈ డీకంపోజిషన్ ను మనం హిరార్చికల్ గా బ్లాక్లను చాలా చిన్నవి గా తయారు చేయవచ్చు మనం ఒక దశకు చేరుకునేంత వరకు ప్రతి బ్లాక్లను స్వతంత్రంగా నిర్వహించాలి మరియు రూపొందించాలి కాబట్టి ఒక పెద్ద సిస్టమ్ తో మొదలుపెట్టి చిన్న ముక్కలుగా పార్టీషన్స్ చేస్తూ అన్ని ముక్కలు నిర్వహించదగిన పరిమాణంలో ఉన్న దశకు చేరుకునేంత వరకు చేస్తాము కాబట్టి పార్టిషనింగ్ యొక్క అవుట్పుట్ వలె వ్యక్తిగత మాడ్యూల్ నెట్లిస్టులు ఉన్నాయి మనకు అలాంటి n మాడ్యూల్స్ వస్తుంది మరియు వాస్తవానికి అవి ఎలా పరస్పరం అనుసంధానించబడి ఉన్నాయో దీనిని మనం ఇంటర్ఫేస్ ఇన్ఫర్మేషన్ గా పిలుస్తాము మనం ఇంతకుముందు పరిశీలించిన అదే ఉదాహరణను చూద్దాం కాబట్టి మనము ఇక్కడ చూస్తున్న ఈ గేట్ లెవెల్ నెట్లిస్ట్కు సంబంధించి పార్టీషనింగ్ సమస్యను వివరిస్తాము కాబట్టి మనకు 48 గేట్లతో కూడిన సర్క్యూట్ ఉంది కాబట్టి ఈ ఉదాహరణలో దానిని 3 క్లస్టర్లుగా లేదా పార్టీషన్స్ గా ఎలా విభజించాలో వివరిస్తాను సరే మన లక్ష్యం ఏమిటంటే పార్టీషన్స్ సుమారు ఒకే పరిమాణంలో ఉండాలి కాబట్టి ఈ సందర్భంలో పార్టీషన్స్ పరిమాణాలు 15 16 మరియు 17 గా అనుకుందాం నేను మీలాగే ఇంటర్ కనెక్షన్ లైన్ సంఖ్యను పేర్కొన్నందున మరొక అవసరం ఉంటుంది మొదటి మరియు రెండవ పార్టీషన్స్ మధ్య ఇంటర్ కనెక్షన్ల సంఖ్య 4 మరియు రెండవ మరియు మూడవ పార్టీషన్స్ మధ్య ఇది కూడా 4 అని చూడవచ్చు కాబట్టి పార్టీషన్స్ లో కనెక్షన్ల సంఖ్యను తగ్గించే లక్ష్యం కూడా చాలా సంతృప్తికరంగా ఉంటుంది కాబట్టి ఈ ఉదాహరణ ఒక పార్టీషన్ లేదా పార్టీషనింగ్ ప్రక్రియ నెట్లిస్ట్ను చిన్న నెట్లిస్ట్గా ఎలా విభజించాలో చూపిస్తుంది కాబట్టి 2 ప్రమాణాలు ఉన్నాయి మొదటి స్థానంలో పార్టీషన్స్ ఒకే పరిమాణం మరియు సంఖ్య 2 గా ఉండాలి పార్టీషన్స్ మధ్య కనెక్షన్ల సంఖ్య సుమారు సమానంగా ఉండాలి కాబట్టి మనము పార్టీషన్స్ గురించి మాట్లాడేటప్పుడు ఈ ప్రక్రియను వివిధ లెవెల్ లలో నిర్వహించవచ్చు ఉదాహరణకు మీరు ఒక సిస్టమ్ ను డిజైన్ చేసేటప్పుడు మనము దానిని సిస్టమ్ లెవెల్ లో నిర్వహించగలము మొత్తం సిస్టమ్ డిజైన్ను మనం సబ్ సిస్టమ్స్ గా పార్టీషన్ చేయవచ్చు సబ్ సిస్టమ్స్ కానీ ప్రతి సబ్ సిస్టమ్స్ ను ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్లోకి మ్యాప్ చేయవచ్చు ఒకవేళ మనకు పిసిబి లేదా బోర్డు ఉంటే అప్పుడు మనం బోర్డు లెవెల్ లో పార్టీషన్ చేయవచ్చు కాబట్టి బోర్డు లోపల మనం అనేక చిప్స్ ఉంచవచ్చని చూడవచ్చు మీరు చిప్ డిజైన్ చేస్తున్నప్పుడు చిప్ లోపల కూడా అనేక బ్లాక్స్ లేదా మాడ్యూల్స్ యొక్క కనెక్షన్ ఉండవచ్చు కాబట్టి పార్టీషనింగ్ ను బోర్డు లెవెల్ లో లేదా చిప్ లోపల చిప్ లోపల కూడా సిస్టమ్ లెవెల్ లో చేయవచ్చు అని మీరు చెప్పవచ్చు గమనించదగ్గ విషయం ఏమిటంటే మీకు పెద్ద సిస్టమ్ ఉన్నప్పుడు సాధారణంగా మొత్తం సర్క్యూట్ అనేక ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులలో విభజించబడింది తద్వారా మనము సిస్టమ్ ను పొందుతాము మనము చిప్ లోపల 2 పాయింట్లను కనెక్ట్ చేస్తుంటే డిలే చాలా ముఖ్యమైనది అయితే డిలే X అని అనుకుందాం కానీ మీరు ఒకే బోర్డులో 2 చిప్ల మధ్య చిప్ల మీదుగా వెళుతున్నప్పుడు డిలే సుమారు 10 రెట్లు ఉంటుంది కానీ మనము బోర్డుల మీదుగా వెళ్లినప్పుడు ఇది 20 రెట్లు లేదా అంతకంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి మనము వెళ్ళేటప్పుడు డిలే మాగ్నిట్యూడ్ యొక్క క్రమం ఎక్కువగా ఉంటుందని మీరు చూడవచ్చు ఇంట్రా చిప్ రౌటింగ్ నుంచి ఇంట్రా బోర్డులకు మరియు బోర్డులకు అని చెప్పవచ్చు కాబట్టి ఇది మన వద్ద ఉన్న క్రిటికల్ నెట్ లను వీలైనంతవరకూ తక్కువ డిలే ప్రాంతాలలో ఉంచాలని నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం అంటే చిప్ లోపల ఇది ఉత్తమం అది సాధ్యం కాకపోతే మీరు చిప్స్ అంతటా వెళ్ళవచ్చు కాబట్టి ఇక్కడ ఒక సాధారణ దృష్టాంతం ఎడమ వైపున మనం ఒక బోర్డును చూస్తున్నాము ఇది ఒక సిస్టమ్ 2 బోర్డులను కలిగి ఉన్న సిస్టమ్ అని అనుకుందాం మరియు ఈ బోర్డులలో ప్రతి ఒక్కటి కొన్ని చిప్లను కలిగి ఉంటాయి కాబట్టి నేను కొన్ని కనెక్షన్లను చూపిస్తున్నాను కాబట్టి ఈ చిప్ లోపల ఒక బ్లాక్ A మరియు ఈ చిప్ లోపల ఒక బ్లాక్ B మధ్య ఒక కనెక్షన్ వుంది ఇది 10X డిలే అవుతుంది అదేవిధంగా ఇక్కడ ఈ B మరియు తదుపరి బోర్డులో C మధ్య కనెక్షన్ 20X కావచ్చు కాబట్టి A నుండి C వరకు మొత్తం డిలే 10 ప్లస్ 20 కావచ్చు కాని మనం A మరియు B లను ఒకే పార్టీషన్ లో ఉంచితే ఆల్ట్రనేటివ్ మ్యాపింగ్లో ఉంటుంది అని అనుకుందాం అప్పుడు A మరియు B ల మధ్య కనెక్షన్ డిలే X మాత్రమే కావచ్చు మీరు దానిని ఒకే బోర్డులో ఉంచవచ్చు అప్పుడు B మరియు C ల మధ్య డిలే B మరియు C 10 మాత్రమే కావచ్చు కాబట్టి ఇక్కడ 30X కి బదులుగా A మరియు C మధ్య డిలే 11X అవుతుంది కాబట్టి ఇది క్రిటికల్ నెట్ లు లేదా ఎక్కువ డిలే భాగాలను మీకు చూపిస్తుంది చిప్ లోపల లేదా బోర్డు లోపల ఎలా ఉంచవచ్చో అర్థం చేసుకోవచ్చు తద్వారా డిలే వీలైనంత వరకు తగ్గించవచ్చు ఇప్పుడు మనం కూడా గుర్తుంచుకోవలసిన ఒక విషయం మనం సాధారణంగా క్రిటికల్ పాత్స్ గురించి మాట్లాడుతాము సిగ్నల్ ప్రోపగేషన్ చేయడానికి మాక్సిమం టైం తీసుకునే మార్గాలు క్రిటికల్ పాత్స్ సాధారణంగా మాక్సిమం ఫ్రీక్వెన్సీ యొక్క సర్క్యూట్ ఆపరేషన్ ను నిర్ణయిస్తాయి ఇప్పుడు మనము చెప్పిన విధంగా మనము ఒక క్రిటికల్ పాత్ ని విచ్ఛిన్నం చేయడానికి లేదా క్రిటికల్ పాత్ సర్క్యూట్ యొక్క అధిక వేగ విభాగాలలో ఉంచడం ద్వారా మెరుగుపరచడానికి ప్రయత్నిస్తున్నాము కాబట్టి ఆ విధంగా మన క్రిటికల్ పాత్ చిన్న పరిమాణాలుగా మారుతుంది కానీ మీరు కూడా గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే చిప్ లోపల ఉన్న ఇతర మార్గాల్లో కొన్ని చిప్లోకి వెళ్ళవచ్చు మరియు వాటి డిలే ఈ ప్రక్రియలో పెరగవచ్చు అంతకుముందు కొన్ని మార్గాలు క్లిష్టమైనవి కాకపోవచ్చు ఈ మార్పు తరువాత ఇది క్లిష్టమైనది కావచ్చు కాబట్టి పార్టీషనింగ్ సమస్య ను మనం ఫార్ములేట్ చేయాలనుకుంటే మనము దీనిని ఇలా చెప్పగలం కాబట్టి మాకు నెట్లిస్ట్ ఇవ్వబడితే ఈ నెట్లిస్ట్ను చిన్న నెట్లిస్టుల సమితిగా విభజించాలనుకుంటున్నాము సాటిస్ఫై అవ్వడానికి అవసరాలు చాలా ఉన్నాయి పార్టీషన్స్ మధ్య కనెక్షన్ల సంఖ్యను తగ్గించాలి పార్టీషనింగ్ కారణంగా డిలే ను ఇప్పుడు తగ్గించాల్సిన క్రిటికల్ పాత్ డిలేస్ ని నేను పేర్కొన్నాను కనీసం క్రిటికల్ గా ఉన్న సిగ్నల్ నెట్స్ ను క్లాక్ ఫ్రీక్వెన్సీ నిర్ణయిస్తుంది మరియు సాధారణంగా ప్రతి చిప్ లేదా బోర్డ్ మన ఇంటర్ కనెక్టింగ్ టెర్మినేట్ల సంఖ్యకు పరిమితిని కలిగి ఉంటుంది కాబట్టి టెర్మినేట్ల సంఖ్య మాక్సిమం వాల్యూ లిమిట్ లో ఉండాలి వాస్తవానికి ప్రతి పార్టీషన్ చిప్ లేదా బోర్డ్కు సరిపోతుంది కాబట్టి ఇది పరిమాణం లేదా ప్రాంతం పరంగా కొంత మాక్సిమం అప్పర్ బౌండ్ కలిగి ఉంటుంది మరియు మీరు కలిగి ఉన్న మొత్తం పార్టీషన్స్ సంఖ్యను కూడా పేర్కొనవచ్చు మీరు ఈ చిప్ల సంఖ్యనుమీరు దీనిలో మొత్తం డిజైన్ను పార్టీషన్ చేయవచ్చు లేదా బోర్డులను కలిగి ఉండవచ్చు కానీ అంతకంటే ఎక్కువ ఉండకూడదు కాబట్టి ఇవి పరిమితులు కాబట్టి పార్టీషనింగ్ పద్ధతుల గురించి మాట్లాడటం ద్వారా విస్తృతంగా పద్ధతులను కంస్ట్రక్టీవ్ గా లేదా ఇటరేటివ్ ఇంప్రూవ్మెంట్ గా వర్గీకరించవచ్చు కంస్ట్రక్టీవ్ ప్లేస్మెంట్ అంటే మనం ఖాళీ పార్టీషన్ తో మొదలుపెడుతున్నాం మరియు పార్టీషన్ లను చాలా పెద్దదిగా సృష్టించడానికి మనము నెమ్మదిగా బ్లాక్లు లేదా మాడ్యూళ్ళను జోడిస్తాము ఆ విధంగా మనము పార్టీషన్ లను పెరగడానికి అనుమతిస్తాము కానీ మరోవైపు సెకండ్ క్లాస్ అల్గోరిథంలను ఇటరేటివ్ ఇంప్రూవ్మెంట్ అంటారు ఇక్కడ ఆలోచన ఏమిటంటే ప్రారంభ పార్టీషన్ తో మనకు ప్రారంభించడానికి ఇప్పటికే చాలా పార్టీషన్స్ ఉన్నాయి మరియు ఈ అల్గోరిథంలలో భాగంగా ఈ ఇచ్చిన బ్లాకుల సమితిపై ఇంక్రిమెంటల్ గా మరియు ఇటరేటివ్ గా మార్పులు చేయడం ద్వారా పార్టీషన్ ల నాణ్యతను మెరుగుపరచడానికి ప్రయత్నిస్తాము కాబట్టి ఈ పద్ధతుల్లో కొన్నింటిని ఒక్కొక్కటిగా చూద్దాం రాండమ్ గా సెలక్ట్ చేయడం చాలా సులభం ఇది మీకు నోడ్ల సమితి ఉందని చెబుతుంది కాబట్టి మీరు రాండమ్ గా ఒక సమయంలో నోడ్లను ఎన్నుకోండి మరియు సరైన పరిమాణాన్ని చేరుకునే వరకు మీరు వాటిని స్థిర పరిమాణంలోని క్లస్టర్స్ లలో ఉంచండి దీని అర్థం ఏమిటి ఒక క్లస్టర్ లోపల నేను 10 బ్లాక్లను కలిగి ఉండాలనే అవసరం ఉందని అనుకుందాం మరియు నేను ఉంచడానికి బ్లాకుల సమితిని కలిగి ఉన్నానని అనుకుందాం అలాంటి బ్లాక్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఈ సెట్ నుండి నేను ఏమి చేస్తాను నేను రాండమ్ గా ఒకదాన్ని ఎంచుకుంటాను నేను ఉంచుతాను నేను రాండమ్ గా మరొకదాన్ని ఎంచుకుంటాను నేను ఉంచుతాను నేను రాండమ్ గా మరొకదాన్ని ఎంచుకోండి ఈ విధంగా 10 పరిమితిని చేరుకునే వరకు నేను కొనసాగిస్తాను కాబట్టి 10 చేరుకున్న తర్వాత నా పార్టీషన్ P1 పూర్తయిందని చెప్పగలను ఇప్పుడు నేను నా తదుపరి పార్టీషన్ P2 కి వెళ్తాను కాబట్టి ఇదే విధంగా నేను మళ్ళీ బ్లాక్లను రాండమ్ గా ఎంచుకుంటాను నా పరిమితి 10 వచ్చే వరకు మళ్ళీ ఇక్కడ వుంచుతాను కాబట్టి నా P2 పూర్తయింది అప్పుడు నేను P3 P4 మరియు మొదలైన వాటికి వెళ్తాను కాబట్టి మీరు చూడగలిగే ఈ పద్ధతి చాలా సులభం మరియు చాలా స్పష్టంగా ఉంది మరియు చాలా మనము చేస్తున్న సహజమైన మార్గం మీరు దీన్ని పూర్తిగా రాండమ్ గా చేస్తున్నారు బ్లాకుల ప్రాపర్టీ ని అవి అనుసంధానించబడిన విధంగా మనము చూడటం లేదు కాబట్టి సాధారణంగా ఈ ప్రక్రియలో ఉత్పత్తి అయ్యే పార్టీషన్ ల నాణ్యత అంత మంచిది కాదు కాబట్టి మనము ఆ విషయంలో మెరుగైన మరొక పద్ధతిని పరిశీలిస్తాము మరియు దానిని క్లస్టర్ గ్రోత్ అని పిలుస్తాము స్లైడ్ సమయం చూ డండి 1302 ఇప్పుడు క్లస్టర్ గ్రోత్ పద్ధతిలో మనం ఏమి చేస్తామంటే మనము ఒకే నోడ్తో ప్రారంభించి పార్టీషన్ లను రూపొందించడానికి ఇతర నోడ్లను జోడిస్తాము కాని రాండమ్ గా కనెక్టివిటీ ఆధారంగా కాదు మరియు మీరు విభజించదలిచిన క్లస్టర్ల సంఖ్య కూడా ఇన్పుట్ పరామితి కావచ్చు కాబట్టి ఇక్కడ చూపబడిన ఈ అల్గోరిథం యొక్క అవుట్లైన్ ను పరిశీలిద్దాం ఇక్కడ మనకు నోడ్ల సమితి ఉందని అనుకుందాం దానిని క్యాపిటల్ V అని పిలుద్దాం మరియు m ప్రతి క్లస్టర్ యొక్క పరిమాణాన్ని సూచిస్తుంది కాబట్టి పార్టీషన్ ల సంఖ్య సైజ్ V డివైడ్ బై m అవుతుంది కాబట్టి ప్రతి విభజనకు మనం ఏమి చేస్తామంటే i ఈక్వల్ టు 1 టు n మనము పునరావృతం చేస్తాము కాబట్టి మేము మాక్సిమం డిగ్రీ ని కలిగి ఉన్న V యొక్క ఈ వర్టెక్స్ సమితిలో వర్టెక్స్ గా వేరియబుల్ సీడ్ ని ప్రారంభిస్తాము డిగ్రీ అంటే ఇది మాక్సిమంగా ఎన్ని ఇతర బ్లాక్లకు అనుసంధానించబడి ఉంటుంది అని ఒక బ్లాక్ ఇతర బ్లాక్లకు మాక్సిమం గా అనుసంధానించబడింది అని అర్థం మీరు ఈ వర్టెక్స్ ఎన్నుకోండి మరియు ఈ పార్టీషన్ కు ఈ వర్టెక్స్ నా ప్రారంభ సీడ్ గా ఉండనివ్వండి నేను దానిని Vi అని పిలుస్తాను Vi ith పార్టీషన్ ను సూచిస్తుంది కాబట్టి నేను దీన్ని ఎంచుకున్న తర్వాత నేను ఈ సీడ్ ని ఒరిజినల్ V నుండి తీసివేస్తాను నేను దాన్ని బయటకు తీస్తాను అప్పుడు ప్రతి క్లస్టర్ యొక్క పరిమాణం m కాబట్టి నేను ఈ m మైనస్ 1 ను వాస్తవానికి యాడ్ చేయాలి j m కన్నా తక్కువ ఈ m మైనస్ 1 మిగిలిన వర్టెక్స్ లను Vi కి యాడ్ చేయాలి కాబట్టి ప్రతీ స్టెప్ లో నేను ఏమి చేస్తాను నేను Vi లో ఇప్పటికే ఉన్న వర్టెక్స్ లతో మాక్సిమం గా అనుసంధానించబడిన ఒక వర్టెక్స్ t ను చెక్ చేస్తాను నేను ఏమి చేస్తాను మనము Vi ని t తో యూనియన్గా తీసుకుంటాము మరియు మనము V నుండి ఈ t ను రిపీటెడ్ గా తీసుకుంటాము మరియు మనం ఈ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత V ఖాళీగా ఉంటుందని అనుకుందాం మరియు మనకు కావలసిన క్లస్టర్ లభిస్తుంది కాబట్టి మనము క్లస్టర్లను సృష్టించడానికి ప్రయత్నించే కనెక్టివిటీని బట్టి ఇది చాలా సులభమైన పద్ధతి మరియు మనము క్లస్టర్లను ఒక్కొక్కటిగా పరిమాణంలో పెంచుతాము ఇప్పుడు మనకు చాలా ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ గా వుండే కొంచెం ఎక్కువ కొన్ని ప్రాక్టికల్ పద్ధతులను చూద్దాం ఇక్కడ ఇటువంటి పద్ధతులను హిరార్చికల్ క్లస్టరింగ్ అంటాము కాబట్టి వారు ఏమి చేస్తారు మీరు మాడ్యూల్స్ లేదా ఆబ్జెక్ట్ ల సమితిని పరిశీలిస్తారు మరియు కనెక్టివిటీని బట్టి వాటిని గ్రూప్ చేయాలి 10 కనెక్షన్లు ఉన్నాయని మీరు చూపిన 2 బ్లాక్లు లో ఉందని అనుకుందాం ఆ 2 బ్లాక్లు కలిసి దగ్గరగా ఉండాలని మీరు ఎల్లప్పుడూ కోరుకుంటారు కాబట్టి ఇది క్లోజనెస్ యొక్క కొలత అవుతుంది మరింత భారీగా కనెక్టయిన బ్లాక్స్ ని దగ్గరగా ఉంచాలి అన్నది మన ప్రాథమిక ఆలోచన కాబట్టి మీరు ఏమి చేస్తారు మనము మన క్లస్టర్ను హిరార్చికల్ మార్గంలో తీసుకువెళతాము కనెక్టివిటీ పరంగా 2 దగ్గరి ఆబ్జెక్ట్ లు మొదట సమూహంగా ఉంటాయి మరియు ఒకసారి మనము ఈ స్పియర్ వంటి ఆబ్జెక్ట్ లు మెర్జ్ చేయబడతాయి మరియు తరువాత దాన్ని ఒకే ఆబ్జెక్ట్ గా పరిగణించబడతుంది మరియు మీరు ఈ ప్రక్రియను ఒక్కొక్కటిగా రిపీట్ చేస్తారు అవి నా మిగిలిన నెట్లిస్ట్లో దగ్గరగా ఉన్న 2 వెర్టిసిస్ లను ఎంచుకోవడానికి ప్రయత్నిస్తాయి మరియు మీరు వాటిని మెర్జ్ చేస్తారు మరియు మీరు వెర్టిసిస్ లను మెర్జ్ చేస్తున్న క్రమంలో సమాచారాన్ని ఉంచుతారు ఎందుకంటే మీరు దీన్ని అసలు పార్టీషనింగ్ లో తరువాత ఉపయోగించుకుంటారు కాబట్టి మీరు ఈ విధానాన్ని రిపీట్ చేస్తారు తదనంతరం ఒకే క్లస్టర్ జెనెరేట్ అయినప్పుడు మీరు ఆగిపోతారు మరియు హిరార్చికాల్ క్లస్టర్ ట్రీ అని పిలువబడేది ఏర్పడుతుంది ఇది క్లస్టర్ ట్రీ ఇది ఒకే క్లస్టర్ను ఉత్పత్తి చేయడానికి మెర్జ్ చేయబడిన ఆబ్జెక్ట్ జతలను సూచిస్తుంది కాబట్టి నేను వివరించడానికి ఒక ఉదాహరణ చూపిస్తున్నాను మీరు దీన్ని చేసిన తర్వాత ట్రీ ను కట్ చేసి 2 లేదా అంతకంటే ఎక్కువ క్లస్టర్ లను ఏర్పరుస్తారు అది ఎలా జరిగిందో చూద్దాం ఇలాంటి ఉదాహరణ ఒకటి తీసుకుందాం ఈ 5 వెర్టిసిస్ లు కొన్ని చిన్న నెట్లిస్టులను లేదా కొన్ని ప్రాథమిక ఎలిమెంట్ ల ను గేట్లుగా సూచిస్తే అవి చిన్న గేట్లు కావచ్చు మరియు ఈ సంఖ్యలు కనెక్షన్ల సంఖ్యను లేదా వాటి క్లోజనెస్స్ ను సూచిస్తాయి V2 మరియు V4 ల మధ్య 9 కనెక్షన్లు ఉన్నాయని ఈ 9 సూచిస్తుంది ఈ 1 V2 మరియు V3 ల మధ్య ఒక కనెక్షన్ ఉందని సూచిస్తుంది ఇప్పుడు మీరు దీన్ని చేసిన తర్వాత ఏ జత వెర్టిసిన్ దగ్గరగా ఉన్నాయో మీరు చూస్తారు V2 మరియు V4 లను మీరు ఈ రెండింటిని మొదట మెర్జ్ చేస్తాయి కాబట్టి మనం చేసే మొదటి దశ ఈ జతను మెర్జ్ చేసిన తరువాత V24 అనే కంపోసిట్ వెర్టెక్స్ ను ఉత్పత్తి చేస్తుంది ఈ 7 V1 మరియు V24 లను మీరు ఈ రెండింటిని మెర్జ్ చేస్తాం మీరు చూసే మిగిలిన గ్రాఫ్లో మనము ఈ విధానాన్ని రిపీట్ చేస్తాము కాబట్టి మనము V241 ను పొందుతాము కాబట్టి మిగిలిన గ్రాఫ్లో మీరు V1 మరియు V24 లను మెర్జ్ చేసిన తర్వాత మీరు ఒక విషయం చూస్తే మీకు V241 లభిస్తుంది కాబట్టి V24 మరియు V3 మధ్య h యొక్క వెయిట్ ఉంటుంది ఇది 1 ప్లస్ 56 ఎందుకంటే మనము ఈ రెండింటిని మెర్జ్ చేసాము కాబట్టి ఈ రెండింటి మధ్య కనెక్షన్ల సంఖ్య ఇప్పుడు 6 గా ఉంది కాబట్టి తదుపరిది 6 అత్యధికంగా ఉంది కాబట్టి దీన్ని చేస్తాం తరువాత 4 మిగిలి ఉంది కాబట్టి మనం చివరకు దీన్ని చేస్తాం కాబట్టి మనం చేయబోతున్న మెర్జ్ వెర్టిసిస్ ల క్రమం ఏంటంటే 2 4 తరువాత 1తరువాత 6 3 తరువాత 3 తరువాత 5 కాబట్టి మీరు ఈ క్రమాన్ని గుర్తుంచుకుంటారు మరియు మీరు క్లస్టరింగ్ ట్రీ అని చెప్పగలిగేదాన్ని ఉత్పత్తి చేస్తారు కాబట్టి ప్రారంభంలో మీరు నోడ్ V24 ను పొందడానికి V2 మరియు V4 లను మెర్జ్ చేసాం V24 మరియు V24 మెర్జ్ ఈ విధంగా పొందాం కాబట్టి ఒకసారి మనము ఈ ట్రీ ను కలిగి ఉన్నాము అప్పుడు మీరు ఈ ట్రీ ను కట్ చేయచ్చు ఏ ఎడ్జ్ నైనా కట్ చేయవచ్చు అది 2 భాగాలుగా విభజిస్తుంది ఎందుకంటే ఒక ట్రీ ఒక రకమైన గ్రాఫ్ అని మీకు తెలుసు ఇక్కడ 2 వెర్టిసిస్ మధ్య ప్రత్యేకమైన మార్గం ఉంది మీరు ఏదైనా ఎడ్జ్ ని కట్ చేసినట్లయితే అది 2 భాగాలుగా డివైడ్ అవుతాయి ఇప్పుడు మీకు ఇలాంటి ట్రీ ఉందని అనుకుందాం ఇది నేను ఇస్తున్న ఒక ఉదాహరణ మాత్రమే నాకు ఇలాంటి ట్రీ ఉంది అనుకుందాం కాబట్టి ఒకసారి మీకు ఇలాంటి ట్రీ వుంది దాన్ని 3 భాగాలుగా విభజించాలనుకుంటున్నాను కాబట్టి మనం ఏమి చేయగలము నేను ఇక్కడ ఒక కట్ చేయగలను ఇది మీరు చూడగలిగితే ట్రీ ను 2 భాగాలుగా విభజిస్తుంది కాబట్టి ఒకటి ఈ భాగం మరియు మరొకటి ఈ భాగం అవుతుంది తరువాత నేను ఏమి చేయగలను నేను మరోసారి కట్ చేయగలను ఇక్కడ ఇది దీన్ని ఒక క్లస్టర్గా బ్రేక్ చేస్తుంది కాబట్టి మీరు ఈ ట్రీ లో ఒక ఎడ్జ్ ని కట్ చేసిన ప్రతిసారీ మీకు మరో పార్టీషన్ లేదా క్లస్టర్ ఉత్పత్తి అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా మనం ఈ ఉదాహరణలో 2 భాగాలుగా విభజించాలనుకుంటున్నాము ఇక్కడ మనం ఒక కట్ చేస్తాము అందువల్ల మీకు V2 V4 మరియు V1 లతో కూడిన ఒక క్లస్టర్ లభిస్తుంది మరొక క్లస్టర్ V3 మరియు V5 లను కలిగి ఉంటుంది ఇప్పుడు ఈ క్లస్టర్ లు ఎక్కువగా వున్నాయి ఒకసారి అవి ఎక్కువగా కనెక్ట్ అయినప్పుడు మీరు వాటిని సరిగ్గా ఉంచడానికి ప్రయత్నించాలి కాబట్టి ఇది ప్రాథమిక ఆలోచన ఇప్పుడు తరువాత చాలా ముఖ్యమైన క్లాస్ యొక్క అల్గోరిథంల కి వెళ్దాం దాన్ని మిన్ కట్ అల్గోరిథం అని పిలుస్తారు నేను ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అలాంటి పార్టీషనింగ్ చేయడానికి అంటే పార్టీషన్ కు వెళ్ళే లైన్ ల సంఖ్య మినిమైజ్ చేయగలిగే మార్గం కోసం నేను ప్రయత్నిస్తున్నాను నాకు ఇలాంటి నెట్లిస్ట్ ఉందని అనుకుందాం నేను ఇలాంటి పార్టీషన్ చేస్తున్నాను నేను ఎన్ని సిగ్నల్ లైన్లు దాటుతున్నానో చూడాలి దీన్ని కట్ అని డిఫైన్ చేయబడింది కాబట్టి నేను కట్ యొక్క ఈ పరిమాణాన్ని తగ్గించాలి తరువాత అది గుడ్ పార్టీషన్ అని పిలువచ్చు నేను ఇక్కడ చూపిస్తున్నది కెర్నిఘన్ లిన్స్ అల్గోరిథం ఇది ప్రాథమికంగా ఇలాంటిదే ఎదో చేస్తోంది మరియు ఈ బైసెక్షన్ అల్గోరిథం ప్రారంభ నెట్లిస్ట్నును 2 సబ్ సెట్స్ గా విభజిస్తుంది ఇది సమాన పరిమాణాలలో ఉంటుంది ఈ పద్ధతి చాలా సులభం మనం ఇనిషియల్ పార్టీషన్ తో ప్రారంభిస్తాము ఇనిషియల్ పార్టీషన్ తో ప్రారంభించి కట్ సెట్లు మెరుగుపడే వరకు మనం ఈ ప్రక్రియను రిపీట్ చేస్తాము కాబట్టి నేను చేసేది ఏమిటంటే ప్రతి పార్టీషన్ నుండి జత వెర్టిసిస్ లను కనుగొంటాము దీని ఎక్స్చేంజ్ వల్ల కట్ సైజ్ లో అతిపెద్ద తగ్గుదలకు దారితీస్తుంది మీ వద్ద 2 సెట్లు అందుబాటులో వున్నాయి మీ ఇనిషియల్ పార్టీషన్ అయిన 2 సెట్ల వెర్టిసిస్ మీరు ఈ సెట్ నుండి ఒక వెర్టెక్స్ ని ఆ సెట్ నుండి ఒక వెర్టెక్స్ ని ఎన్నుకుంటారు మీరు వాటిని ఎక్స్చేంజ్ చేయడానికి ప్రయత్నిస్తారు మరియు మీకు ఎంత మెరుగుదల లభిస్తుందో చూడండి మీరు ప్రతి పెయిర్ వెర్టిసిస్ ల కోసం ఈ విధానాన్ని రిపీట్ చేస్తారు మరియు ప్రతి దశలో ఏ పెయిర్ మీకు ఉత్తమ ప్రయోజనాన్ని ఇస్తుందో చూస్తాం లేదా మీరు ఆ జత వెర్టిసిస్ లను ఎక్స్చేంజ్ చేయడానికి ఎంచుకుంటాము కాబట్టి మీరు ఆ పెయిర్ వెర్టిసిస్ ను కనుగొన్న తర్వాత మీరు ఈ వెర్టెక్స్ ని లాక్ చేస్తారు లాక్ అంటే భవిష్యత్తులో ఆ వెర్టిసిస్ ఇంకేమీ ఎక్స్ఛేంజీలలో పాల్గొనవు కానీ పెయిర్ వెర్టిసిస్ ను మార్పిడి చేయడం ద్వారా మెరుగుదలలు సాధ్యం కాదని మీరు చూస్తే మీరు ఒక జత వెర్టిసిస్ ను ఎన్నుకుంటారు ఇది ఖర్చులో అతి చిన్న పెరుగుదలను ఇస్తుంది కాబట్టి ఇక్కడ కూడా మీరు కొంత ఖర్చు పెరగడానికి అనుమతిస్తే మీరు దీన్ని చేస్తే తరువాత మంచి పరిష్కారం లభిస్తుంది కాబట్టి నివారించడానికి ప్రయత్నించే చాలా ప్రామాణిక పద్ధతి ని లోకల్ మినిమా అని పిలుస్తారు సొల్యూషన్ స్పేస్ ఉండవచ్చు లేదా మల్టిపుల్ మినిమం పాయింట్లు ఉండవచ్చు మీరు లోకల్ మినిమాలో పడకుండా ఉండటానికి ప్రయత్నిస్తారు ఎందుకంటే ఇంకొక కనిష్టత కూడా మంచిది కాబట్టి కొన్నిసార్లు మీరు భవిష్యత్తులో మంచి పరిష్కారం పొందుతారనే ఆశతో వర్స్ సొల్యూషన్ ని కూడా అంగీకరిస్తారు కానీ ఇక్కడ మీరు వెళ్ళేటప్పుడు మీరు ఇప్పటివరకు చూసిన ఉత్తమ పరిష్కారం ఏమిటో అడుగడుగునా గుర్తుంచుకుంటారు కాబట్టి ఒక ఉదాహరణ తీసుకుందాం కాబట్టి నాకు ఇలాంటి సర్క్యూట్ ఉంది నేను 2 భాగాలుగా పార్టీషన్ చేయాలనుకుంటున్నాను కాబట్టి మనము ఈ గేట్ లతో ఒక గ్రాఫ్ను నిర్మిస్తాము ఇక్కడ నేను సన్నని ఎడ్జ్ ల వెయిట్ 1 మరియు మందపాటి ఎడ్జ్ ల వెయిట్ 0 5 అని అనుకుంటాను కాబట్టి ఈ వెయిట్ తక్కువగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఇలాంటి ప్రారంభ పార్టీషన్ తో ప్రారంభిద్దాం కాబట్టి ఇనిషియల్ పార్టీషన్ కోసం మీరు కట్ చేసిన వెర్టిసిస్ సంఖ్యను లెక్కించినట్లయితే అది 1 2 3 4 సన్నని ఎడ్జెస్ మరియు 3 మందపాటి ఎడ్జెస్ కాబట్టి కాస్ట్ 4 ప్లస్ 1 5 5 5 అవుతుంది మీరు a మరియు cf a g a h తరువాత b c b f b g b h వంటి వాటిని ఎక్స్చేంజ్ చేయడానికి ప్రయత్నిస్తే c మరియు d మార్పిడి మీకు మాక్సిమం ప్రయోజనాన్ని ఇస్తుందని మీరు కనుగొంటారు కాబట్టి ఈ దశ ఇక్కడ చూపబడింది మీరు c మరియు d ఎక్స్చేంజ్ చేస్తే c ఇక్కడకు తీసుకురాబడుతుంది మరియు d అక్కడికి తీసుకురాబడుతుంది మరియు ఈ 2 వెర్టిసిస్ షేడ్ గా చూపబడతాయి 1 2 3 4 సన్నని ఎడ్జెస్ కి కాస్ట్ తగ్గించినట్లు ఇప్పుడు మీరు చూస్తున్నారు మరియు ఒక మందపాటి ఎడ్జ్ కి కాస్ట్ 4 5 తదుపరి దశలో మీరు ఎక్స్చేంజ్ చేస్తున్న వెర్టిసిస్ g మరియు b G ని ఇక్కడకు తీసుకురండి ఎందుకంటే ఇక్కడ మీరు మళ్ళీ పెయిర్ ని చెక్ చేస్తారు దీని ఎక్స్చేంజ్ మీకు మాక్సిమం ప్రయోజనాన్ని ఇస్తుంది లేదా మీకు ప్రయోజనం లభించకపోతే కాస్ట్ లో మినిమం పెరుగుదల ఉంటుంది కనుక ఇది g b కాబట్టి మీరు ఇలా చేస్తే మీకు 1 2 3 4 5 లభిస్తుంది 1 2 3 4 5 6 మీరు చూస్తారు కాబట్టి కాస్ట్ 6 అవుతుంది కాబట్టి ఇదే విధంగా మీరు కొనసాగండి కాబట్టి తరువాతి దశలో మీరు ఈ f ను ఎక్స్చేంజ్ చేస్తారు మరియు మీరు ఈ f ను ఎక్స్చేంజ్ చేసుకోండి మరియు f ను ఇక్కడకు తీసుకురండి కాబట్టి కాస్ట్ మళ్ళీ పెరుగుతుంది చివరి దశలో మీరు మిగిలిన 2 ను ఎక్స్చేంజ్ చేసుకుంటే మీకు ఈ చివరిది లభిస్తుంది ఈ ప్రక్రియలో మనం దీన్ని చూస్తాము ఈ కాస్ట్ మీరు ఇప్పటివరకు చూసిన మినిమం కాస్ట్ కాబట్టి మీరు ఈ a b c e లని ఒక పార్టీషన్ లో వ్రాశారు కాబట్టి మీరు దీన్ని మీ తుది పార్టీషన్ b c e ఒకదానిలో మరొకటిగా ప్రకటించారు కాబట్టి ఇది ప్రాథమికంగా కెర్నిఘన్ లిన్ బై పార్టీషనింగ్ అల్గోరిథం ఈ అల్గోరిథం యొక్క లోపం ఏమిటంటే ఇది హైపర్ గ్రాఫ్కు నేరుగా వర్తించదు హైపర్ గ్రాఫ్ అంటే 2 కంటే ఎక్కువ నోడ్లు కలిసి కనెక్ట్ చేయబడ్తాయి 3 వెర్టిసిస్ ను కలిపే ఎడ్జ్ ఉంటే దానిని హైపర్ ఎడ్జ్ అంటారు కాబట్టి కెర్నిఘన్ లిన్ అల్గోరిథం ఈ హైపర్ గ్రాఫ్ను నేరుగా పరిగణించదు ఇది ఒక లోపం మరియు ఇది ఆర్బిట్రేరిలీ వెయిటెడ్ గ్రాఫ్ను నిర్వహించదు అయినప్పటికీ మనం చూసిన ఉదాహరణకు వెయిట్ ఉంది కనుక ఇది నిర్వహించగలదు కాని కాల్కులేషన్ కొంచెం క్లిష్టంగా ఉంటుంది మరియు పార్టీషన్ పరిమాణాలు ముగింపుకు ముందే తెలుసుకోవాలి నోడ్ల సంఖ్య పరంగా టైం కంప్లెక్సిటీ ఎక్కువగా ఉంటుంది ఇటరేటివ్స్ మాక్సిమమ్ n బై 2 n 2గా ఉంటుంది ప్రతి ఇటరేషన్ లో ఆర్డర్ n స్క్వేర్ O పెయిర్ ని సెలెక్ట్ చేయడానికి కంప్లెక్సిటీ ఇలా ఉంటుంది కాబట్టి మొత్తం ఇవన్నీ ఆర్డర్ n క్యూబ్ O గా ఉంటాయి ఇది ఈక్వల్ సీజ్ పార్టీషన్స్ ను బ్యాలన్సుడ్ గా పరిగణిస్తుంది ఇప్పుడు ఈ కెర్నిఘన్ లిన్ అల్గోరిథంను అనేక విధాలుగా విస్తరించవచ్చు మొదట మీరు అన్ ఈక్వల్ బ్లాక్ సైజ్ లను పరిగణించవచ్చు నేను 2n వెర్టిసిస్ లతో గ్రాఫ్ కలిగి ఉన్నానని అనుకుందాం కాని నేను దానిని 2 సబ్ గ్రాఫ్లుగా పార్టీషన్ లు చేయాలనుకుంటున్నాను కాబట్టి n మరియు n కు సమానం కాదు కానీ n1 మరియు n2 లేదా n1 మరియు n2 సమానం కాదు కనుక ఇది ఇలాంటిదే నేను ఒక దానిని పెద్దదిగా పార్టీషన్ లు చేయాలనుకుంటున్నాను ఇక్కడ n1 వెర్టిసిస్ ఉన్నాయని అనుకుందాం మరొక పార్టిషన్ చిన్నదిగా ఉంటుంది ఇక్కడ n2 వెర్టిసిస్ ఉంటాయి కాబట్టి ఇక్కడ మనము ఇదే విధంగా ముందుకు వెళ్తాము కాని మనకు ఇక్కడ n1 మరియు n2 ఉన్నాయా అని మీరు చూడగలిగితే ప్రతీ స్టెప్ లో మన వద్ద ఉన్న మాక్సిమం ఎక్స్ఛేంజీల సంఖ్య ఇక్కడ మాక్సిమం ఎక్స్ఛేంజీలు n2 మాత్రమే కావచ్చు ఎందుకంటే n2 చిన్నది n2 తరువాత ఈ n2 నోడ్లన్నీ లాక్ చేయబడతాయి కాబట్టి ఇది ఈ n1 మరియు n2 కి మినిమం గా ఉంటుంది N2 చిన్నది కనుక ఇది n2 అవుతుంది ఇక్కడ మీరు చూస్తున్నారు మనం ఏమి చేస్తున్నామో ఇక్కడ మినిమం గా n1 మరియు n2 మాక్సిమం గా n1 n2 వెర్టిసిస్ లను కలిగి ఉన్న 2 సబ్ సెట్స్ గా విభజిస్తున్నాము ప్రతీ స్టెప్ లో నేను చెబుతున్నది వెర్టెక్స్ ఎక్స్చేంజ్ సంఖ్యను మినిమం n1 మరియు n2 కు పరిమితం చేస్తున్నాము మీరు ఈ మార్పు చేస్తే మీరు ఈ అన్ ఈక్వల్ బ్లాక్ సైజ్ లను నిర్వహించగలుగుతారు మీరు కలిగి ఉన్న మరొక ఎక్స్టెన్షన్ అయిన అన్ఈక్వల్ సైజ్డ్ ఎలిమెంట్స్ ను నిర్వహిద్దాం ఇప్పటి వరకు మనము గ్రాఫ్లో అన్ని వెర్టిసిస్ సమానంగా ఉన్నాయని అనుకున్నాము అవి కనెక్ట్ అయ్యాయి మీరు ఎక్సచేంజింగ్ వెర్టిసిస్ లను స్వాప్ చేశారు కాబట్టి వాటి కాస్ట్ ఒకే విధంగా ఉంటుంది తద్వారా మీరు ఏ పెయిర్ని అయినా ఎక్సచేంజ్ చేస్తున్నారు కానీ సాధారణంగా కొన్ని వెర్టిసిస్ ఒకే గేటును సూచించవు కానీ 3 గేట్లు లేదా 4 గేట్ల కలెక్షన్ కావచ్చు కాబట్టి ప్రతి వెర్టిసిస్ పరిమాణాలు సాధారణంగా భిన్నంగా ఉంటాయి కాబట్టి ఈ రెండవ వేరియేషన్ లో మీరు అన్ ఈక్వల్ సైజ్డ్ ఎలిమెంట్స్ ను పరిశీలిస్తున్నారు ఇక్కడ అజంప్షన్ ఇలా ఉంటుంది చిన్న ఎలిమెంట్ యూనిట్ పరిమాణాన్ని కలిగి ఉంటుందని మనము అనుకుంటాము మీరు ప్రతి ఎలిమెంట్ యొక్క సైజ్ s ని పూర్తిగా అనుసంధానించబడిన s వెర్టిసిస్ తో భర్తీ చేస్తారు దీనిని ఇన్ఫినిట్ వెయిటడ్ యొక్క ఎడ్జిస్ తో s క్లిక్యూ అంటారు కాబట్టి నా ఉద్దేశ్యంను నేను వివరిస్తున్నాను నా దగ్గర ఇలాంటి గ్రాఫ్ ఉందని అనుకుందాం మనం చాలా చిన్న ఉదాహరణ తీసుకుందాం 3 వెర్టిస్స్ తో కనెక్ట్ అయిన గ్రాఫ్ లాంటిది ఇప్పుడు ఈ నోడ్లు సమానం కాదు దీని వెయిట్ 3 దీని వెయిట్ 2 దీని వెయిట్ 1 అని చెఅనుకుందాం కాబట్టి దీని అర్థం ఏమిటంటే ఇది 1 అంటే ఇది ఒక యూనిట్ ఎడ్జ్ ఇది 1 గేటును కలిగి ఉంటుంది దీని అర్థం మీరు దీన్ని 2 వెర్టిసిస్ తో భర్తీ చేస్తారు 3 అంటే మీరు తమలో తాము అనుసంధానించబడిన 3 వెర్టిసిస్ ల ద్వారా దాన్ని భర్తీ చేస్తారు మరియు ఈ ఎడ్జ్ ల యొక్క ఈ వెయిట్ లు మీరు చాలా పెద్దవిగా తీసుకుంటాయి మీరు చాలా పెద్దదిగా ఎందుకు తీసుకుంటున్నారు ఎందుకంటే అవి ఎల్లప్పుడూ కలిసి ఉంటాయి కాబట్టి ఇలా చేయడం ద్వారా మీరు మాడిఫైడ్ గ్రాఫ్ను సృష్టించవచ్చు ఇక్కడ మనం దీనిని 3 మరియు 2 ద్వారా రీప్లేస్ చేస్తే అప్పుడు దీనికి కనెక్ట్ అవుతుంది ఇది కూడా దీనికి కనెక్ట్ అవుతుంది ఇది దీనికి కనెక్ట్ అవుతుంది ఇది కూడా దీనికి కనెక్ట్ అవుతుంది ఇది దీనికి కనెక్ట్ అవుతుంది ఇది కూడా దీనికి కనెక్ట్ అవుతుంది ఇలా మీరు అలాంటి అన్ని కనెక్షన్లను చేస్తారు మీరు కొత్త గ్రాఫ్ను సృష్టించే అన్ని కనెక్షన్లను మీరు చేస్తారు మరియు మీరు ఈ KL లేదా కెర్నిఘన్ లిన్ అల్గారిథమ్ను మళ్లీ అమలు చేస్తారు కాబట్టి ఇన్ఫినిట్ ఎడ్జ్ పెయిర్ వెర్టిసిస్ అవి ఎల్లప్పుడూ కలిసి ఉంటాయి అంటే అధిక వెయిట్ ను సూచించే క్లస్టర్ లు అవి ఎల్లప్పుడూ ఒకే క్లస్టర్ గా ఉంటాయి కాబట్టి ఇది మీరు చేయగలిగే ఒక మార్పు స్లయిడ్ సమయం చూడండి 3253 మరియు కోర్సు యొక్క మరొక ముఖ్యమైన విషయం మనము పెర్ఫార్మన్స్ పట్ల కూడా ఈ పార్టిషన్ తో చేయడాన్ని మనం తరువాత చర్చిద్దాము బోర్డు డిలేస్ చిప్ డిలేస్ కంటే చాలా పెద్దదని నేను ఇప్పటికే చూశాను సాధారణంగా చిప్ డిలేస్ లోపల నానోసెకన్లు లేదా ఫ్రేక్షన్ ఆఫ్ నానోసెకన్ల కావచ్చు కాని చిప్స్ డిలేస్ అంతటా బోర్డులో కెపాసిటివ్ మరియు రెసిస్టివ్ ఎఫెక్ట్స్ కారణంగా మిల్లీసెకన్ల వరకు ఉంటుంది కాబట్టి నేను ఇంతకుముందు చెప్పినట్లుగా క్రిటికల్ పాత్ చాలాసార్లు కట్ చేయబడితే డిలే యాక్సప్ట్ చేయలేనిది అవుతుంది కాబట్టి అధిక పెర్ఫార్మన్స్ సిస్టమ్స్ కోసం మీ పార్టిషనింగ్ లక్ష్యాలు భిన్నంగా ఉంటాయి కట్ సైజ్ ని తగ్గించడం మీరు క్రిటికల్ పాత్ ల్లో డిలే ని తగ్గించడం తద్వారా టైమింగ్ కంస్ట్రయిన్ట్స్ ను సాటిస్ఫై చేయాలి కాబట్టి దీనితో మనం ఈ ఉపన్యాసం చివరికి వచ్చాము కాబట్టి మనము తదుపరి ఉపన్యాసంలో ఫ్లోర్ ప్లానింగ్ పై మన చర్చను కొనసాగిస్తాము